మీ అందరికీ నమస్తే ఇప్పటివరకు మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రతిదాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నించిన కొన్ని కేసులను కూడా చూసాము ఈ రోజు మనము చాలా ఆసక్తికరమైన కేసు గురించి చర్చించబోతున్నాము అదే సంస్థ కోసం మనము ఈ మూడు ఆర్థిక నివేదికలను సిద్ధం చేయబోతున్నాము దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే మీకు ఇవ్వబడింది మీరు ఆ పరిభాషను అర్థం చేసుకుని దానిలోని ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని ఆకృతి ఆధారంగా సరైన క్రమంలో ఉంచాలని నేను భావిస్తున్నాను ఇది హిండాల్కో లిమిటెడ్ కేసు ఇది ముంబై లో ప్రధాన కార్యాలయం కలిగిన ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన ప్రముఖ అల్యూమినియం మరియు రాగి తయారీ సంస్థ మరియు ఇది భారతీయ మెటల్ వ్యాపారంలో ఒక ప్రధాన సంస్థ దీనికి వార్షిక టర్నోవర్ ఉంది మీతో ఇప్పటికే పంచుకోబడిన షీటును తెరవమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కావున దయచేసి మీరు ఇచ్చిన కేసు యొక్క ప్రింటౌట్తో కూర్చున్నారని నిర్ధారించుకోండి ఒకవేళ మీతో ప్రింటౌట్ లేకపోతే మీరు వీడియోను కాసేపు ఆపి ప్రింటౌట్ తీసుకోండి ఆపై మనము చర్చను ప్రారంభిస్తాము హిండాల్కో లోహపు వ్యాపారంలో ప్రముఖ సంస్థ వార్షిక టర్నోవర్ US డాలర్ 15 బిలియన్లకు పైగా ఉంది మరియు సుమారు 20000 మంది ఉద్యోగులున్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్ సంస్థ మరియు ఆసియాలో ప్రాధమిక అల్యూమినియం యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి ఈ సమాచారంతో ఇప్పుడు మనం P L అకౌంట్ తయారీకి సంబంధించిన మొదటి ప్రశ్నకు వెళ్తాము నేను తాత్కాలికంగా ఈ ప్రశ్నకు 10 మార్కులు ఇచ్చాను ఎందుకంటే పరీక్షలో లేదా అసైన్మెంట్లో ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు ఇది P L అకౌంట్ నుండి వచ్చిన సమాచారం ఈ సమాచారాన్ని తీసుకొని P L అకౌంట్ ను సిద్ధం చేయడం ప్రారంభించండి మనము ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా తీసుకుని దానిని P L అకౌంట్ యొక్క సరైన విభాగంలో ఉంచడానికి ప్రయత్నిస్తాము మొదటిది డెఫర్డ్ టాక్స్ విభాగం కింద ఉంది కావున మనము దానిని 'T' గా గుర్తించాము ఇదేవిధంగా ప్రతి అంశాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి తదుపరిది సంవత్సరానికి ఇతర సమగ్ర ఆదాయం

వాస్తవానికి ఇది ఖర్చులలో ఒకటి ఇది ఒక ప్రముఖ ఉత్పాదక సంస్థ కనుక మీరు ఈ మొత్తాన్ని ఖర్చుల విభాగం కింద ఉన్న మొదటి అంశంగా చూడవచ్చు ఇది 25000 కోట్లకు పైగా ఉంది ఇది P L అకౌంట్ లో అతిపెద్ద మొత్తంలో ఒకటి తర్వాత పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ వ్యయం ఇది మళ్ళీ ఖర్చు ఇది 6000 కోట్లు తదుపరిది ఈక్విటీ షేర్ క్యాపిటల్ లెక్కించడానికి ఇది మనకు అవసరం ప్రస్తుతం ఇది అవసరం లేదు కావున మనము దానిని పరిగణించలేదు లేదా మనం NA అని కూడా గుర్తించవచ్చు ఎందుకంటే ఇది P L అకౌంట్ లో భాగం కాదు తర్వాత ఫైనాన్స్ కాస్ట్ ఇది మరో ఖర్చు ఇతర ఖర్చు అయినప్పటికీ ఇది ఖర్చుల లో భాగం ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్ కు ముందు లాభం లేదా నష్టం ఇప్పుడు ఇది లెక్కించబడిన లాభం ఇది మీకు ఇవ్వవలసిన అవసరం లేదు కానీ మీరు చేసిన గణనలను మీరు తిరిగి తనిఖీ చేసుకోవడానికి ఇది ఇవ్వబడింది కావున ఇది లెక్కించిన లాభం అందుకే నేను దీనిని 'P' అని గుర్తించాను ఇప్పుడు ఇన్వెంటరీలో పెరుగుదల ఇది ఇప్పుడు ఖర్చును పెంచుతుందా లేదా ఖర్చును తగ్గిస్తుందా దాని గురించి ఆలోచించండి ఎందుకంటే దీని విషయంలో చాలా సార్లు తప్పులు జరుగుతాయి ఇక్కడ ఏమి జరుగుతుందో మీరే చూడండి ప్రస్తుత కాలంలో మనకు ఖర్చు ఉంది కాని ఇది తరువాతి కాలంలో ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది ప్రస్తుత కాలంలో ఖర్చు తగ్గడానికి దారి తీస్తుంది ఇప్పుడు మీకు గుర్తు చేయడానికి నేను దానిని ప్రతికూలంగా ఉంచుతున్నాను గుర్తుంచుకోండి తదుపరిది ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఇది పన్ను విభాగంలో భాగం కావున నేను దీనిని 'T' గా గుర్తిస్తున్నాను రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్ ఇది ఒక గమ్మత్తైన అంశం ఇప్పుడు ఇది మన ఆదాయంలో ఒక భాగం అయితే ఇది వాస్తవానికి మనకు చెందినది కాదు కానీ ఖర్చులు వాటి పరోక్ష పన్నును భాగంగా కలిగి ఉన్నందున ఆదాయం కూడా కలిగి ఉండాలి కాబట్టి మనము దీనిని 'I' గా ఉంచుతాము ఇప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి మీరు సంవత్సరానికి పన్ను తర్వాత లాభం లేదా నష్టాన్ని లెక్కించాల్సి ఉంటుంది ఇంకా పన్నుకు ముందు లాభం లేదా నష్టం మరియు EPS కూడా లెక్కించాలి ఇతర విషయాలు మీకు సరళమైనవి అని నేను భావిస్తున్నాను మీరు లాభాలను లెక్కించిన తర్వాత సంవత్సరానికి ఈ ఇతర సమగ్ర ఆదాయాన్ని కూడా మీరు పరిగణించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి కావున నేను కాసేపు వేచి ఉంటాను మీరు ఈ వీడియోను ఆపి గణన చేయవచ్చు మరియు తరువాత మనము పరిష్కారం గురించి చర్చిస్తాము మీరు పరిష్కారం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మనము పరిష్కారానికి వెళ్తాము ఇక్కడ మనము రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్ చూస్తున్నాము ఇది స్వతంత్ర P L అకౌంట్ అని మీరు చూడవచ్చు అంటే ఇది ఈ సంస్థకు మాత్రమే చెందుతుంది ఇది అనుబంధ సంస్థలను కలిగి ఉండదు మొదటిది రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్ నిర్దిష్ట అంశంపై వివరణాత్మక గమనిక కోసం ఉంచబడ్డాయి మీలో ఎక్కువ ఆసక్తి ఉన్నవారు హిండాల్కో యొక్క వార్షిక నివేదికకు వెళ్లి ఈ ఆదాయాన్ని ఎలా లెక్కించారనే విషయంపై మరిన్ని వివరాలను ఇచ్చే గమనికను చదవవచ్చు తదుపరిది ఖర్చు విభాగం కూడా 21 నుండి 25 కి పెరిగింది వాస్తవానికి పదార్థ వ్యయం ఇది ఆదాయంలో కూడా ఉండవచ్చని ఇంతకు ముందే నేను మీకు చెప్పాను అయితే ఇది అమ్మకాలపై ప్రత్యేకంగా ఇవ్వబడినందున దీనిని ఖర్చులో చేర్చాల్సిన అవసరం ఉంది తరువాత ఎంప్లాయి బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ గా మీరు 38 మరియు 41 వరుసక్రమంలో పొందుతారు ఇప్పుడు మీరు ఎక్సెప్షనల్ ఐటమ్

మీరు సంవత్సరానికి లాభం లేదా నష్టాన్ని పొందుతారు మనము సంవత్సరానికి ఇతర సమగ్ర ఆదాయాన్ని లెక్కించాలి లెక్క కు వెళ్లాలి ఇప్పుడు మీరు దీన్ని ఎలా లెక్కిస్తారు మనము సూత్రం గురించి చర్చించలేదని నేను అనుకుంటున్నాను కాని నేను ఇప్పుడే వ్రాస్తాను మనము ఇంతకు మునుపు లెక్కించిన లాభాన్ని తీసుకుని అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ EPS అని పిలుస్తారు ఇప్పుడు P L గురించి చర్చ పూర్తి అయ్యింది ఇక మనము బ్యాలెన్స్ షీట్ చర్చతో కొనసాగుతాము

మనము ఈ దశలో EPSను లెక్కించాల్సిన అవసరం ఉంది మొత్తం సమగ్ర ఆదాయం EPS కోసం ప్రస్తుత వాటాల సంఖ్యతో బాటు భవిష్యత్తులో వచ్చే వాటాల సంఖ్యను కూడా పరిగణిస్తాము దీనితో మనము ఇప్పుడు P L అకౌంట్ పై చర్చను పూర్తి చేసాము బ్యాలెన్స్ షీట్ అర్థం చేసుకోవడానికి వెళ్దాం ఇప్పుడు క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా మీరు బ్యాలెన్స్ షీట్ ను లెక్కించి సిద్ధం చేయాలి ఇప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్లోని గణాంకాలు మరోసారి మీ ముందు షీట్ తీసుకోండి మరియు ప్రతి అంశాన్ని గురించి మొదట మనము చర్చిస్తాము మరియు తరువాత మనము బ్యాలెన్స్ షీట్ ను సిద్ధం చేస్తాము మొదటిది ఆథరైజ్డ్ షేర్ కాపిటల్ గరిష్టంగా పెంచుకోవడానికి ఇంతవరకు అనుమతించబడినవి దీనిని బ్యాలెన్స్ షీట్లో అంశాలలో ఒకటిగా తీసుకోకూడదు అవసరమైతే అది గమనికగా వ్రాయవచ్చు కానీ మొత్తంగా తీసుకోకూడదు కాబట్టి మనము దీనిని NA అని ఉంచుతాము మరియు దానిని మొత్తం ప్రయోజనాల కోసం చేర్చవద్దు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది NCA నాన్ కరెంట్ అసెట్స్ అవుతుంది అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఇది NCL అవుతుంది క్యాష్ గా పరిగణించాలి మీలో చాలామందికి ఇది క్రొత్త అంశం అని నేను అనుకుంటున్నాను బారోయింగ్స్ను బ్యాలెన్స్ షీట్లో చూపించలేము ఎందుకంటే ఇది అస్సలు పరిగణించబడదు కావున నేను దానిని NA గా గుర్తించాను కంటింజంట్ లయబిలిటీగా వస్తుంది కరెంట్ టాక్స్ లయబిలిటీ ప్రస్తుత సంవత్సరంలో చెల్లించనవసరంలేదు కాబట్టి ఇది NCL అమ్మకం కోసం లేదా యజమానులకు పంపిణీ కోసం వర్గీకరించబడిన డిస్పోజల్ గ్రూప్ అసెట్స్ అయినప్పటికీ ప్రస్తుతం ఇది అమ్మకానికి ఉంచబడినందున దీనిని CA గా గుర్తించాలి ఇది కూడా కొద్దిగా గమ్మత్తైన అంశం పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ గా పరిగణిస్తాము ఇన్ టాన్జిబుల్ అసెట్స్ లో ఒక భాగం కాబట్టి మనము దీనిని NCA గా పరిగణిస్తాము అదర్ కరెంట్ లయబిలిటీస్ స్పష్టంగా ఇది CL అవుతుంది ఇన్వెంటరీ ఎక్కడికి వెళ్తాయి అనుబంధ సంస్థలలో పెట్టుబడులు స్వల్పకాలిక పెట్టుబడి కాదు ఇది దీర్ఘకాలిక పెట్టుబడి కావున మనము దీనిని NCAగా పరిగణిస్తాము ఇక్కడ 16000 కోట్ల గణనీయమైన మొత్తాన్ని మీరు చూడవచ్చు ఎందుకంటే ఈ సంస్థ బిర్లా గ్రూపులో ఒక పెద్ద సంస్థ వారు చాలా అనుబంధ సంస్థలను కలిగి ఉన్నారు మరియు ఆ అనుబంధ సంస్థలలో వాటాలను కలిగి ఉండాలి కావున ఇది NCA ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కాదు ఇది పెట్టుబడుల క్రింద చూపబడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్స్ గా పరిగణించబడుతుంది కానీ ప్రస్తుతం మీరు దానిని NCAగా గుర్తించండి నాన్ కరెంట్ అసెట్స్ కానీ ఇవి అమ్మకానికి ఉంచబడిన కొన్ని ఆస్తులకు సంబంధించినవి కావున మనము వాటిని NCL గా వర్గీకరించము అవి స్వల్పకాలిక స్వభావం అందుకే మనము వాటిని CL గా వర్గీకరిస్తాము

కరెంట్ టాక్స్ అసెట్స్ అందుచేత NCA అదర్ కరెంట్ అసెట్స్ లా కాదు అవి గ్రహించిన కొన్ని రుణాలు కావచ్చు లేదా కొంత ఫైనాన్స్ కావచ్చు కానీ స్వల్పకాలిక కాలానికి సంబంధించినవి కావున మనము దానిని CL గా గుర్తించాము

అదర్ ఈక్విటీ అవి ఆర్థిక స్వభావంతో ఉన్నందున అవి దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి మనము దీనిని NCA అని పిలుస్తాము ఇక్కడ రెండు అంశాలు ఇవ్వబడ్డాయి మళ్ళీ మనకు మరో అంశం అదర్ ఫైనాన్సియల్ అసెట్స్ అయితే దీర్ఘకాలికంగా ఉంది అంటే ఈ నిర్దిష్ట అంశం దీర్ఘకాలికం మరియు మునుపటి అంశం స్వల్పకాలికం కావున దీనిని NCA గా గుర్తించండి ఎందుకంటే అది దీర్ఘకాలికం అయితే మునుపటి అంశం CA గా గుర్తించబడుతుంది అదర్ ఫైనాన్సియల్ లయబిలిటీస్ లాంగ్ టర్మ్ ఇది దీర్ఘకాలికంగా ఉండే ఆర్థిక అప్పు కావున దీనిని NCLగా గుర్తించాము ఇప్పుడు బహుశా మీరు ఇతర ఆర్థిక అప్పులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలి కానీ అవి స్వల్పకాలికం అయి ఉండాలి కాబట్టి మనం మరలా తనిఖీ చేద్దాం ఇక్కడ మీరు కొన్ని అదర్ కరెంట్ ఫైనాన్సియల్ లయబిలిటీస్ ఇవి పెట్టుబడులు ఇంకా ఇవి ప్రస్తుత పెట్టుబడులు కావు మీరు గుర్తు చేసుకుంటే మనకు ఇప్పటికే కొన్ని ప్రస్తుత పెట్టుబడులు వచ్చాయి మరియు మనము ఇప్పటికే వాటిని ఇతర స్వల్పకాలిక ప్రస్తుత పెట్టుబడులుగా CA గా గుర్తించాము ఇప్పుడు ఇది ఇతర పెట్టుబడులు అయితే స్వల్పకాలికం కాదు కావున చాలా వరకు ఇది దీర్ఘకాలికం అందుచేత మనము దానిని NCA గా గుర్తించాము ఇప్పుడు ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ను పరిగణించాము మీరు గుర్తు చేసుకుంటే ఇంతకుముందు మనం చూసినవి దీర్ఘకాలికం అందుకే NCL గా గుర్తించబడ్డాయి కావున ఈ ప్రొవిజన్స్ ఇవి NCL ట్రేడ్ పేయబుల్స్ ఇది సాధారణ ప్రస్తుత ఆస్తి కాబట్టి CA దీనితో మనము అన్ని బ్యాలెన్స్ షీట్ అంశాలను గుర్తించాము ఇప్పుడు దీని ఆధారంగా మీరు కరెంట్ అసెట్స్ని లెక్కించాలి కావున మనము ఈ ఉపన్యాసాన్ని ఇక్కడితో ఆపి తరువాతి ఉపన్యాసంలో పరిష్కారాన్ని నేను మీకు చూపిస్తాను ఆ సమయం లోపు మీరు దాన్ని పూర్తి చేయగలరని నేను భావిస్తున్నాను